సుస్వాగతం కాబట్టి ఈ సందర్భంలో థెవెనిన్ యొక్క సిద్ధాంతం ప్రకారంగా ఒక లీనియర్ 2 టర్మినల్ సర్క్యూట్ని ఈక్వివలెంట్ సర్క్యూట్తో భర్తీ చేయవచ్చు ఇందులో VThevenin అనే వోల్టేజ్ మూలంతో సిరీస్లో RThevenin అనే నిరోధకం ఉంటుందని పేర్కొంటుంది కాబట్టి ఇది మన థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఇది మన స్వతంత్ర వోల్టేజ్ మూలం యొక్క VThevenin మరియు ఇది RThevenin నిరోధకం కాబట్టి VThevenin ని టర్మినల్ యొక్క ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అని చెప్పుకున్నాము మరియు RThevenin అంటే అన్నీ స్వతంత్ర మూలాలు ఆపివేశాక కలిగే ఇన్పుట్ లేదా టర్మినల్ వద్ద లభించే నిరోధకం కాబట్టి మనం టర్మినల్ 1 మరియు 2 మధ్య ఉండే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ విలువని మరియు అన్నీ స్వతంత్ర మూలాలని ఆఫ్ స్థితిలో ఉంచాక కలిగే ఇన్పుట్ లేదా టర్మినల్ వద్ద సమానత్వ నిరోధకం విలువ ఎలా కనుక్కోవాలో చూస్తాము కాబట్టి అన్నీ స్వతంత్ర మూలాలు ఆపివేయాలి కనుక ఒకవేళ అది వోల్టేజ్ మూలం అయితే షార్ట్ సర్క్యూట్ చేయాలి లేదా కరెంట్ మూలం అయితే అది ఓపెన్ సర్క్యూట్ చేసి RThevenin విలువను కనుక్కోవాలి కాబట్టి మన ప్రధాన లక్ష్యం ఇప్పుడు VThevenin మరియు RThevenin ను కనుక్కోవాలి మీరు పొందవలసినది ఇవే పరామితులు ఇప్పుడు మనం ఇక్కడ కనిపించే ఈ 4 18 చిత్రం పరిశీలిస్తే ఇందులో a మరియు b చిత్రాలు ఈక్వివలెంట్ సర్క్యూట్లు ఇందులో VThevenin మరియు RThevenin మనం తెలుసుకోవాలి 18 a చిత్రంలోని సర్క్యూట్ ని తీసుకుంటే అందులో ఒక లీనియర్ 2 టర్మినల్ సర్క్యూట్ ఉంది దీనిని మనం స్వతంత్ర వోల్టేజ్ మూలం VTheveninతో సిరీస్లో RThevenin నిరోధకం ఉన్న సర్క్యూట్ 4 18b చిత్రంగా మార్చవచ్చు కనుక మనం VThevenin మరియు RThevenin విలువలను కనుక్కోవాలి ఈ సర్క్యూట్ని మనం 4 19 చిత్రంలో చూపిన సర్క్యూట్గా సూచించవచ్చు ఇది లీనియర్ 2 టర్మినల్ సర్క్యూట్ ఇది voc అంటే ఇది VThevenin మరియు ఇది RThevenin అంటే ఇన్పుట్ నిరోధకం కాబట్టి లీనియర్ 2 టర్మినల్ సర్క్యూట్లో ఉన్న అన్నీ మూలాలను పరిగణించి పరిష్కరించాలి అప్పుడు మనకు VThevenin లేదా Voc అనే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ లభిస్తుంది ఈ రెండో సర్క్యూట్లో లీనియర్ సర్క్యూట్ యొక్క అన్నీ స్వతంత్ర మూలాల విలువలను సున్నాకి మార్చాలి అంటే వాటిని ఆఫ్ స్థితిలో ఉంచాలి ఈ విధంగా చేసి టర్మినల్ 1 మరియు 2 నుండి చూసి ఇన్పుట్ లేదా సమానత్వ నిరోధకం విలువను కనుక్కోవాలి 19 a చిత్రంలో మనం Voc అంటే VThevenin దీనిని మనం V12 అని కూడా అంటారు టర్మినల్ 1 దగ్గర గుర్తు మరియు టర్మినల్ 2 వద్ద - గుర్తు ఉంటుంది కనుక ఈ విధంగా V12 విలువను కనుక్కోవచ్చు నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇప్పుడు మనం 2 అంశాలను పరిశీలిద్దాము ఒకవేళ టర్మినల్ 1 మరియు 2 మధ్య లోడ్ని తీసివేస్తే అప్పుడు ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అంటే ఈ టర్మినల్ దగ్గర ఉన్న లోడ్ని తీసివేయాలి నేను మీకు చూపిస్తాను ఉదాహరణకు ఈ సర్క్యూట్లో ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే టర్మినల్ దగ్గర ఉన్న వాటిని తీసివేయాలి దీనిని మీరు ఓపెన్ సర్క్యూట్ చేస్తే లోడ్ వేరు చేయబడుతుంది దీని అర్ధం కరెంట్ i విలువ 0గా మారుతుంది ఓపెన్ సర్క్యూట్ చేయాలంటే టర్మినల్ 1 మరియు 2 మధ్య ఉన్న లోడ్ని తీసివేయాలి అప్పుడు I సున్నా అవుతుంది నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఓపెన్ సర్క్యూట్ చేశాక టర్మినల్ 1 మరియు 2 మధ్య ఉన్న వోల్టేజ్ VTheveninకి సమానం కాబట్టి టర్మినల్ 1 మరియు 2 మధ్య ఉన్న వోల్టేజ్ 4 18b చిత్రంలో సర్క్యూట్ యొక్క వోల్టేజ్ మూలం VThevenin కి సమానం ఎందుకంటే ఇవి ఈక్వివలెంట్ సర్క్యూట్లు కనుక VThevenin అంటే 4 19a చిత్రంలో చూపిన ఓపెన్ సర్క్యూట్ యొక్క టర్మినల్ వోల్టేజ్ అంటే VThevenin Voc సర్క్యూట్ చిత్రం ఈ విధంగా ఉంటుంది ఇక్కడ VThevenin Voc ఇందులో మనం లోడ్ని వేరు చేసి తీసేశాము టర్మినల్ 1 2 మధ్య ఉన్న లోడ్ని తీసివేశాము ఇన్పుట్ నిరోధకం లేదా RThevenin విలువను కనుక్కోవాలి అంటే లీనియర్ సర్క్యూట్లోని అన్నీ స్వతంత్ర మూలాలను ఆఫ్ స్థితిలో ఉంచాలి కాబట్టి ఈ సంధర్భంలో టర్మినల్ 1 మరియు 2 మధ్య ఉన్న లోడ్ నిరోధకంని తీసేసి ఓపెన్ సర్క్యూట్ చేశాక లీనియర్ సర్క్యూట్లోని అన్నీ స్వతంత్ర మూలాలను ఆఫ్ స్థితిలో ఉంచాలి కాబట్టి RThevenin కోసం లోడ్ని తీసివేయాలి మరియు అన్నీ స్వతంత్ర మూలాలను ఆఫ్ స్థితిలో ఉంచాలి కాబట్టి 4 18a చిత్రంలోని డెడ్ సర్క్యూట్ యొక్క టర్మినల్ 1 మరియు 2 మధ్య ఉండే ఇన్పుట్ లేదా సమానత్వ నిరోధకం విలువ 4 18b చిత్రంలోని RTheveninకి సమానం ఎందుకంటే ఇవి రెండు సమానమైన సర్క్యూట్లు కనుక RThevenin అంటే టర్మినల్ 1 మరియు 2 మధ్య ఉన్న ఇన్పుట్ నిరోధకం 4 19b చిత్రంలో చూపిన విధంగా అన్నీ స్వతంత్ర మూలాలను ఆఫ్ స్థితిలో ఉంచిన తర్వాత వచ్చే RThevenin ఇన్పుట్ నిరోధకం Rin కి సమానం ఇప్పుడు నేను చెప్పింది అంతా మీరు ఈ ఉదాహరణను చూస్తే అర్ధం అవుతుంది కాబట్టి ఈ 4 19b చిత్రంలో చూపిన విధంగా సర్క్యూట్లో అన్నీ స్వతంత్ర మూలాలను తీసివేసి సర్క్యూట్ని మళ్ళీ గీసుకొని టర్మినల్ 1 మరియు 2 మధ్య నుండి Rin లేదా RTheveninని కనుక్కోవాలి R input RThevenin కాబట్టి ఇది అంతా నేను ఉదాహరణను పరిష్కరించే ముందు మీకు వివరించడానికి నేను ఇక్కడ వ్రాసి ఉంచాను కాబట్టి థెవెనిన్ సిద్ధాంతం వాస్తవానికి సర్క్యూట్ ద్వారా సరళీకృతం చేయడానికి సహాయపడతాయి మరియు సర్క్యూట్ విశ్లేషణలో చాలా ముఖ్యమైనది కాబట్టి ఒక పెద్ద సర్క్యూట్ను కేవలం ఒక స్వతంత్ర వోల్టేజ్ మూలం మరియు నిరోధకంతో భర్తీ చేయవచ్చు ఇప్పుడు మనం dc సర్క్యూట్ని పరిగణించాము మరియు ఈ థెవెనిన్ సిద్ధాంతం సర్క్యూట్ డిజైన్లో ఇది చాలా ముఖ్యమైన సాధనం కాబట్టి థెవెనిన్ నిరోధకం RThevenin కనుక్కోవడానికి రెండు సందర్భాలు ఉన్నాయి మొదటి సందర్భం నెట్వర్క్ లో ఎలాంటి ఆధారిత మూలాలు లేవు అనుకుంటే అప్పుడు స్వతంత్ర మూలాలు అన్నింటిని ఆఫ్ స్థితిలో ఉంచాలి మరియు 4 19b చిత్రంలో ఉన్న సర్క్యూట్లో నేను చెప్పిన విధంగా టర్మినల్ 1 మరియు 2నుండి చూస్తూ నెట్వర్క్ యొక్క ఇన్పుట్ నిరోధకం RThevenin విలువని కనుక్కోవాలి కాబట్టి 2 వ సందర్భం నెట్వర్క్లో ఆధారిత మూలాలు ఉంటే అన్నీ స్వంతంత్ర మూలాలని ఆఫ్ స్థితిలో ఉంచాలి సర్క్యూట్లో ఆధారిత మూలాలు ఉంటే ముందుగా స్వతంత్ర మూలాలని ఆపాలి ఇప్పుడు సర్క్యూట్లో ఆధారిత మూలాలు ఉంటే RThevenin కనుక్కునే పద్దతి కొంచం భిన్నంగా ఉంటుంది ఇది నేను చెబుతున్న మాటలలో ఉంది కానీ మీరు ఎప్పుడు సంఖ్యాపరంగా ఉదాహరణను తీసుకుంటే అది పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది కానీ ఆధారిత మూలాలు కాకుండా మీరు అన్ని స్వతంత్ర మూలాలను ఆఫ్ స్థితిలో ఉంచాలి ఇప్పుడు మనం ఈ సర్క్యూట్లో టర్మినల్ 1 మరియు 2 మధ్య వోల్టేజ్ మూలం V0ను వర్తింపచేయాలి V0 వోల్టేజ్ ఉత్పత్తి చేసే వోల్టేజ్ మూలాన్ని టర్మినల్ 1 మరియు 2 మధ్య అనుసంధానం చేయాలి ఈ వోల్టేజ్ మూలం V0 యొక్క విలువ 0 1 వోల్ట్లు 1 వొల్టు లేదా 2 వోల్ట్లు ఇలా ఎంతైనా ఉండవచ్చు ఇప్పుడు మనం i0 కరెంట్ విలువను కనుక్కోవాలి ఈ విధంగా V0 వోల్టేజ్ మూలాన్ని టర్మినల్ 1 మరియు 2 మధ్య ఉంచి i0 విలువ కనుక్కుంటే ఈ సర్క్యూట్ చిత్రం మనం తర్వాత చూస్తాము RThevenin నిరోధకం విలువ కోసం వోల్టేజ్ మూలం V0ను i0తో భాగించాలి నేను దీనిని శుభ్రపరుస్తాను మీరు దీనికి ప్రత్యామ్నాయంగా కరెంట్ మూలం ఉపయోగించి కూడా మీరు దీన్ని చేయవచ్చు ఉదాహరణకు i0 విలువ గల కరెంట్ మూలాన్ని టర్మినల్ 1 మరియు 2 వద్ద చేర్చాలి ఇది చిత్రం 20bలో చూపించాను మనం వోల్టేజ్ లేదా కరెంట్ ఏదో ఒక మూలాన్ని అనుసంధానం చేయాలి కరెంట్ మూలం ఉపయోగిస్తే V0 విలువను కనుక్కోవాలి మరియు RThevenin V0 i0 కరెంట్ i0 విలువ 1 ఆంపియర్ 2 ఆంపియర్లు ఎంతైనా ఉండవచ్చు ఇది మీ ఇష్టం కానీ చివరికి లీనియారిటీ ధర్మం నుండి RThevenin అదే విధంగా ఉంటుంది రెండు విధానాలు ఒకేలా ఫలితాలను ఇస్తాయి V0 మరియు i0 యొక్క ఏదైనా విలువను మీరు ఊహించవచ్చు ఉదాహరణకు V0 10 వోల్ట్లు లేదా i0 1 ఆంపియర్ లేదా V0 లేదా i0 యొక్క పేర్కొనబడిన విలువలను ఉపయోగించవచ్చు కాబట్టి ఈ చిత్రం పరిశీలిస్తే RThevenin కనుక్కోవడానికి మనకు ఇచ్చిన సర్క్యూట్లోని అన్నీ స్వతంత్ర మూలాల విలువను సున్నా చేయాలి అంటే ఆఫ్ స్థితిలో ఉంచాలి కానీ సర్క్యూట్లో ఆధారిత మూలం ఉంటే ఒక వోల్టేజ్ మూలం V0 ను టర్మినల్ 1 మరియు 2 మధ్య అనుసంధానం చేసి i0 కనుక్కోవాలి V0 విలువ 1 వోల్ట్ రెండు వోల్ట్లు ఎంతైనా భావించి i0 కరెంట్ని తెలుసుకోవాలి అంతిమంగా RThevenin విలువ V0 R0 క్షమించండి i0 లేకపోతే టర్మినల్ 1 2 మధ్య కరెంట్ మూలాన్ని కూడా ఉపయోగించి సర్క్యూట్ని పరిష్కరించవచ్చు ఇప్పుడు మనం వోల్టేజ్ v విలువను కనుక్కోవాలి ఆపైన RThevenin V0 i0 ఉపయోగించి తెలుసుకోవచ్చు ఈ కరెంట్ మూలం i0 ఉన్న సర్క్యూట్ చిత్రంలో ఇది v కాదు V0 అని ఉండాలి కాబట్టి RThevenin V0 i0తో కనుక్కోవచ్చు ఇక్కడ i0 విలువ 0 1 ఆంపియర్ 0 5 లేదా 1 ఆంపియర్ ఇలా ఏదైనా విలువను తీసుకోవచ్చు ఇది మన ఇష్టం మరియు తదనుగుణంగా RThevenin విలువ లభిస్తుంది కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం సర్క్యూట్లో ఆధారిత వోల్టేజ్ లేదా కరెంట్ మూలాలు ఉంటే కేవలం స్వతంత్ర మూలాలను మాత్రమే ఆఫ్ స్థితిలో ఉంచాలి ఆధారిత మూలాలకి ఇప్పుడు చెప్పిన పద్ధతిని ఉపయోగించాలి RThevenin కనుక్కోవడానికి సర్క్యూట్లో ఆధారిత వోల్టేజ్ లేదా కరెంట్ మూలాలు ఉంటే ఇప్పుడు చెప్పిన పద్ధతిని పాటించాలి కాబట్టి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది జరగవచ్చు సర్క్యూట్ ఆధారిత మూలాలను కలిగి ఉంటే ఇది జరగవచ్చు కాబట్టి RThevenin ప్రతికూల విలువను కలిగి ఉండవచ్చు ప్రతికూల విలువ అంటే V i R సర్క్యూట్ పవర్ సరఫరా చేస్తున్నట్లు సూచిస్తుంది కాబట్టి ఆధారిత మూలాలతో కూడిన సర్క్యూట్లో ఇది సాధ్యపడుతుంది కాబట్టి ఆ సందర్భంలో అది థెవెనిన్ సిద్ధాంతంలో ఇలా జరగవచ్చు సర్క్యూట్ ఆధారిత మూలాలను కలిగి ఉంటే మరియు మీరు RThevenin ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే RThevenin ప్రతికూలంగా కూడా ఉండవచ్చు అంటే సర్క్యూట్ వాస్తవానికి మీరు సరఫరా చేసే పవర్ అని పిలుస్తారు మరియు ఇది ఆధారిత మూలాలతో కూడిన సర్క్యూట్లో సాధ్యమవుతుంది కాబట్టి ఆధారిత మూలాలతో ఆధారపడి RThevenin కూడా ప్రతికూలంగా ఉండవచ్చు ఒక ఉదాహరణ తరువాత ఉంది అక్కడ RThevenin ప్రతికూలంగా ఉంది ఇది జరగవచ్చు కాబట్టి ఈ ఉదాహరణ తీసుకుంటే 4 21 చిత్రంలో టర్మినల్స్ 1 2 ఎడమ వైపున చూపించిన సర్క్యూట్ యొక్క థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ను కనుగొనండి ఆపై RL 8Ω నిరోధకం ద్వారా ప్రవహించే కరెంట్ను కనుగొనండి కాబట్టి ఇది మన సర్క్యూట్ ఇందులో ఇది టర్మినల్ 1 మరియు 2 థెవెనిన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి మీరు దీని ద్వారా ప్రహిస్తున్న కరెంట్ ను కనుగొనాలి అంటే మీరు 8 Ω నిరోధకం ద్వారా ప్రవహించే iL అనే కరెంట్ని కనుగొనాలి థెవెనిన్ సిద్ధాంతాన్ని ఉపయోగించాలి కాబట్టి మొదట మీరు ఏం చేయాలి అంటే ఈ టర్మినల్ 1 2ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి తర్వాత మీరు థెవెనిన్ వోల్టేజ్ను కనుక్కోవాలి VThevenin Voc అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఈ టర్మినల్ 1 మరియు 2 మధ్య ఉన్న లోడ్ని తీసివేస్తే ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అప్పుడు మనం ఇన్పుట్ నిరోధకం అంటే RThevenin కనుక్కోవాలి కాబట్టి మీరు సమానమైన సర్క్యూట్ని పొందాలి అంటే మీరు రెండు పరామితులు కనుక్కోవాలి ఒకటి VThevenin మరియు ఇంకోటి RThevenin కానీ ముందుగా మీరు టర్మినల్ 1 మరియు 2 మధ్య RLను తీసివేయాలి మీరు దీనిని తీసివేస్తే అంటే ఓపెన్ సర్క్యూట్ చేశాక RThevenin కనుక్కోవడానికి అన్నీ స్వతంత్ర మూలాలను ఆఫ్ స్థితిలో ఉంచాలి అంటే ఇక్కడ టర్మినల్ 1 2 మధ్య ఉన్న లోడ్ నిరోధకం RLను తీసివేయాలి మరియు ఇక్కడ నుండి మనం ఇన్పుట్ నిరోధకం RThevenin విలువని కనుక్కోవాలి ఇక్కడ 2 ఆంపియర్ల కరెంట్ మూలం కూడా ఆఫ్ స్థితిలో ఉంచాలి అంటే కరెంట్ మూలాన్ని ఓపెన్ చేయాలి మరియు వోల్టేజ్ మూలం అయితే షార్ట్ చేయాలి అప్పుడే మనకు ఈక్వివలెంట్ సర్క్యూట్ లభిస్తుంది ఎందుకంటే సర్క్యూట్లోని అన్నీ స్వతంత్ర మూలాలను ఆఫ్ స్థితిలో ఉంచాలి కాబట్టి కరెంట్ మూలాన్ని తీసివేయాలి మరియు వోల్టేజ్ మూలం ఉన్న దగ్గర షార్ట్ చేయాలి ఇప్పుడు మనం ఈక్వివలెంట్ నిరోధకం RThevenin కనుక్కోవచ్చు నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఆ సమానమైన సర్క్యూట్ని నేను ఇక్కడ గీశాను కాబట్టి కరెంట్ మూలాలు ఓపెన్ మరియు వోల్టేజ్ మూలాలు షార్ట్ చేయాలి మరియు టర్మినల్ 1 మరియు 2 మధ్య నుండి చూస్తూ RThevenin విలువను కనుగొనండి మరియు ఈ రెండవ సర్క్యూట్లో మీరు ఈ VThevenin విలువను మీరు కనుగొనాలి కాబట్టి ఈ టర్మినల్ 1 మరియు 2 మధ్య 8 Ω నిరోధకం ఉంది ఈ లోడ్ నిరోధకం 8Ω ఉంది వాస్తవానికి ఇది తెరిచి ఉంది కాబట్టి మీరు తెరిచిన వెంటనే ఇది VThevenin అంటే Voc అనగా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కాబట్టి నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇది వాస్తవానికి Voc మరియు మిగిలిన సర్క్యూట్ మారకుండా అలానే ఉంటుంది ఈ 2 ఆంపియర్ స్వతంత్ర కరెంట్ మూలం మరియు మొదలైనవి అలానే ఉంటాయి కాబట్టి ఈ సర్క్యూట్ నుండి మీరు RTheveninను పొందుతారు మరియు రెండవ సర్క్యూట్ను పరిష్కరిస్తే మీకు VThevenin లభిస్తుంది ఇది తెరిచినప్పుడు 2 ఆంపియర్ల కరెంట్ మూలం నుండి 2 5Ω నిరోధకానికి ఎలాంటి కరెంట్ ప్రవహించదని గమనించండి కాబట్టి ఇప్పుడు RThevenin అంటే ఏమిటి కాబట్టి ఈ 2 Ω మరియు 6 Ω ఇవి 2 సమాంతరంగా ఉంటాయి అందువల్ల వాటికి సమానర్ధకం అంటే ఫలిత నిరోధకం RThevenin విలువ 6 2 విలువ 6 2తో భాగించబడుతుంది ఈ 12 తో సిరీస్లో 2 5 Ω ఉంది కనుక 2 5 అవుతుంది కాబట్టి వాస్తవానికి ఇది 12 8 అంటే 3 2 కాబట్టి 1 5గా ఉంటుంది కాబట్టి అది 1 5 2 5 4 Ω అంటే ఈ RThevenin 4 Ω కాబట్టి RThevenin పొందడానికి స్వతంత్ర మూలాలను ఆఫ్ స్థితిలో ఉంచాలి కాబట్టి ఇది RThevenin తరువాత పరిష్కారం వ్రాసి ఉంది తరువాత నేను అన్నీ సమీకరణలను చేశాను కానీ ఇది RThevenin ఇప్పుడు నేను దీనిని శుభ్రపరుస్తాను మరియు మనం VThevenin కోసం రెండవ సర్క్యూట్ని పరిశీలిస్తే ఇక్కడ మనం లూప్ కరెంట్లు i1 మరియు i2 గా తీసుకున్నాము దీనిని పరిష్కరించి VThevenin వోల్టేజ్ విలువను కనుగొనండి కాబట్టి నేను చాలా సర్క్యూట్లను పరిష్కరించాను కనుక మీరు ఈ వోల్టేజ్ విలువను సులభంగా కనుక్కోగలరు ఉదాహరణకు ఈ సర్క్యూట్కి నేను మెష్ సమీకరణాలను వ్రాసాను కాబట్టి ఈ లూప్కి KVL ని వర్తింపచేస్తే ఈ 2 ఆంపియర్ల కరెంట్ పైకి ప్రవహిస్తోంది i2 మనం ఈ విధంగా సవ్య దిశలో తీసుకున్నాము కాబట్టి వాస్తవానికి i2 క్రిందికి వెళుతుంది కాబట్టి i2 నిజానికి 2 ఆంపియర్లు కాబట్టి మీరు KVLను వర్తింపచేస్తే i2 ని కనుగొనగలరు కాబట్టి మీరు i1 ను కనుగొనవలసి ఉంది కాబట్టి నేను ఈ లూప్లో KVL ని వర్తింపచేయాలి కాబట్టి ఈ మెష్లో ఇది 2Ω నిరోధకం మరియు i1 ఇలాగే ప్రవహిస్తుంది ఇది 2 i1 అవుతుంది ఇక్కడ i1 క్రిందికి i2 పైకి ప్రవహిస్తున్నాయి కాబట్టి ఇది 6 అవుతుంది మరియు అది టర్మినల్ మొదట ఎదుర్కుంటుంది కనుక 16 0 నేను ఏమీ మర్చిపోలేదని ఆశిస్తున్నాను కాబట్టి మనకు i2 విలువ తెలుసు ఈ మెష్ సమీకరణంలో i2 2 ఆంపియర్లు వాడితే ఇది 6i1 2 అవుతుంది మరియు దీనిని పరిష్కరిస్తే i1 తెలుస్తుంది నేను దీనిని శుభ్రపరుస్తాను కనుక i1 కనుక్కోవచ్చు కాబట్టి అదే మెష్ సమీకరణం పరిష్కరిస్తే i1 విలువ 0 5 ఆంపియర్లు వస్తుంది తరువాత మనం ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ VTheveninను కనుగొనండి కాబట్టి మనకు i1 0 5 ఆంపియర్లు లభించింది కాబట్టి ఇప్పుడు మీరు ఈ సర్క్యూట్ని సులభంగా VThevenin వోల్టేజ్ కనుక్కోవడానికి పరిష్కరించవచ్చు మీకు తెలిసిన ఏదైనా పద్దతిని ఉపయోగించి కనుగొనండి ఉదాహరణకు నేను వ్రాసిన ఈ సమస్య పరిష్కారంలో నేను KVL సిద్ధాంతం ఈ విధంగా ఉపయోగించాను కాబట్టి ఈ 2 5Ω నిరోధకం నుండి ప్రవహించే కరెంట్ విలువ సున్నా కనుక ఇది ఓపెన్ సర్క్యూట్ ఇక్కడ ఏమీ ఉండదు ఇక్కడ కరెంట్ క్రిందికి ప్రవహిస్తుంది కనుక ఇది 6 - VThevenin 0 ఎందుకంటే టర్మినల్ ముందు వచ్చింది కాబట్టి i2 విలువ 2 ఎందుకంటే i2 2 ఆంపియర్ల కరెంట్ మూలానికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తోంది మరియు i1 విలువ 0 5 6 కాబట్టి VThevenin 15 వోల్ట్లు అవుతుంది కాబట్టి మీరు VThevenin విలువని కనుక్కోవాలి అంటే మీరు ఈ లూప్లో కూడా KVLను ఉపయోగించి పరిష్కరించవచ్చు మీకు ఇదే సమాధానం వస్తుంది కాబట్టి నేను దీనిని శుభ్రపరుస్తాను కనుక VThevenin విలువ ఇక్కడ మనకు 15 వోల్ట్లు వచ్చింది ఇది 15 వోల్ట్లు నేను చేసిన పరిష్కారంలో చూపించాను ఇక్కడ VThevenin 15 వోల్ట్లు మరియు i1 కరెంట్ 0 5 ఆంపియర్లు VThevenin కనుక్కున్నాక RThevenin విలువ 4 Ω అవుతుంది కాబట్టి VThevenin మరియు RThevenin విలువను తెలుసుకున్నాము నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇక్కడ కనిపించే సర్క్యూట్ థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కాబట్టి ఇది VThevenin VThevenin విలువ 15 వోల్ట్లు వచ్చింది మరియు RThevenin తో పాటు ఈ 8Ω RL సిరీస్లో ఉంటుంది కాబట్టి సమానమైన నిరోధకం RThevenin RL మరియు కరెంట్ iL విలువ VThevenin వోల్టేజ్ RThevenin RL కాబట్టి ఈ VThevenin విలువ 15 వోల్ట్లు RThevenin 4 RL 8 చే భాగించబడుతుంది కాబట్టి 15 12 కాబట్టి అది 1 25 ఆంపియర్ కాబట్టి ఈ విధంగా మీరు థెవెనిన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి RL ద్వారా ప్రవహించే కరెంట్ని పొందుతారు కాబట్టి ఇప్పుడు మీరు థెవెనిన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి సమాధానం లభించింది ఇప్పుడు ఈ సర్క్యూట్ను మనం నేర్చుకున్న నోడల్ విశ్లేషణ లేదా మెష్ విశ్లేషణ ఉపయోగించి మీరు పరిష్కరించండి మరియు మీరు RL ద్వారా ప్రవహించే కరెంట్ iL అని పిలవబడేది ఏమిటో తెలుసుకోండి మీకు అదే సమాధానం లభిస్తుంది మరియు ఈ RL వేరియబుల్ అయితే ఈ RL మళ్లీ మళ్లీ మారుతుందని అనుకుందాం ఇప్పుడు RL విలువ 8 అనుకుందాము థెవెనిన్ సిద్ధాంతం ఎందుకు ముఖ్యమైనది మీరు తీసుకున్న RL 8 అని అనుకుందాం ఇప్పుడు మీరు RL 10 లేదా RL 6 అని మార్చినట్లయితే అంటే మీరు RL ని మారుస్తున్న ప్రతిసారీ మునుపటి విశ్లేషణ నోడల్ విశ్లేషణ లేదా మెష్ విశ్లేషణ లేదా సూపర్ పొజిషన్ ఏమైనా మీరు చేసినదంతా ప్రతిసారీ మీరు మొత్తం సర్క్యూట్ను పరిష్కరించుకోవాలి ఈ సందర్భంలో RL యొక్క విభిన్న విలువల కోసం కరెంట్ iL ఏమిటో తెలుసుకోవడం మన ఆసక్తి అనుకుందాం అప్పుడు సమానమైన VThevenin మరియు RThevenin కావాలి కాబట్టి RL ని మార్చడం ద్వారా సాధారణ సిరీస్ సర్క్యూట్ను ఉపయోగించడం ద్వారా RL ద్వారా ప్రవహించే iL కరెంట్ను పొందవచ్చు RL వేరియబుల్ అయితే వేరియబుల్ గుర్తు ఇలా ఉంటుంది కాబట్టి ఇది థెవెనిన్ సిద్ధాంతం యొక్క ప్రయోజనం కాబట్టి నన్ను ఈ విషయానికి వెళ్ళనివ్వండి కాబట్టి ఇది మన థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ RL మారిందని అనుకుందాం మీరు RL ను 10గా తీసుకున్నారు RL ను 6గా కూడా తీసుకోవచ్చు ఈ RL మారుతోందని అనుకుందాం కాబట్టి ఈ iL VThevenin ను RThevenin RL చే భంగించబడింది కాబట్టి VThevenin స్థిరంగా ఉంది RThevenin స్థిరంగా ఉంది RL మాత్రమే మారుతోంది సాధారణ సర్క్యూట్ ఉపయోగించి మీరు కరెంట్ని లెక్కించవచ్చు కాబట్టి మొత్తం సర్క్యూట్ను మళ్లీ మళ్లీ పరిష్కరించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ యొక్క ప్రధాన ప్రయోజనం ఇదే నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి RL మాత్రమే మళ్లీ మళ్లీ మారుతోంది కాబట్టి మీరు చేస్తే సమాధానం పొందుతారు ఇప్పుడు మరొక ఉదాహరణ నోడల్ విశ్లేషణను ఉపయోగించి ఉదాహరణ 4 9 లో VThevenin ని కనుక్కోవడం కాబట్టి ఇది వాస్తవానికి ఉదాహరణ 4 9 ఇందాక చేసినది కాబట్టి మీరు ఈ 4 9 ఉదాహరణలో సర్క్యూట్ని నోడల్ విశ్లేషణను ఉపయోగించి VTheveninను కనుక్కోవాలి కాబట్టి అదే సర్క్యూట్ని వాడాలి 10 మరియు 9 సమస్యల యొక్క ఉదాహరణలు ఒకేలా ఉన్నాయి విషయం ఏమిటంటే మీరు నోడల్ విశ్లేషణను ఉపయోగించి VThevenin ను పొందాలి కాబట్టి దానిని చూద్దాము కాబట్టి మీరు ఈ సందర్భంలో 4 23 సర్క్యూట్ చిత్రంలో కరెంట్ ప్రవాహం లేదు 2 5 Ω నిరోధకాన్ని మీరు విస్మరిస్తారు ఎందుకంటే ఇది తెరిచి ఉంది కనుక ఈ నిరోధకం ద్వారా ఎటువంటి కరెంట్ ప్రవహించడం లేదు కాబట్టి మీరు దీన్ని విస్మరించవచ్చు మరియు ఎప్పుడైనా VThevenin ను ఇలా తీసుకోండి అంటే ఇది VThevenin బాణం అంటే నేను మీకు చెప్పాను కాబట్టి ఇది VThevenin మరియు దీని ద్వారా కరెంట్ ప్రవహించదు కాబట్టి ఇది అవసరం లేదు కనుక మీరు దీనిని విస్మరించవచ్చు మరియు ఇది ఇక్కడ ఉంది ఈ టర్మినల్ ఒక ఉమ్మడి టర్మినల్ కాబట్టి VThevenin ఇక్కడ ఏమైనా ఇక్కడ కూడా అదే VThevenin ఉంటుంది ఎలక్ట్రికల్ పరికరాలు లేదా మూలకాలు అనుసంధానించబడలేదు కనుక ఇది VThevenin అవుతుంది కాబట్టి VThevenin విలువను నోడల్ విశ్లేషణను ఉపయోగించి సులభంగా తెలుసుకోవచ్చు నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఆ సందర్భంలో మీరు ఏమి చేయగలరు ఇది VThevenin అంటే ఇది మరియు ఇది VThevenin మరియు ఇది గ్రౌండ్ కాబట్టి మొదట మీరు ఇక్కడ KVL ను వర్తింపజేయండి ఇక్కడ ప్రవహించే కరెంట్ i అనుకుందాము ఉదాహరణకు ఈ దిశలో ప్రవహించే కరెంట్ i అని చెప్పండి తరువాత నోడల్ విశ్లేషణకు మునుపటిలాగే వర్తింపచేయాలి కాబట్టి ఇది 2i అవుతుంది తరువాత ఇది కాబట్టి VThevenin తరువాత - టర్మినల్ వస్తుంది ఈ 16 16 వోల్ట్ కాబట్టి పదహారు 0 ఇక్కడ నుండి మీరు i 2 ని పొందగలరు ఇది మన నోడ్ అంటే ఈ టర్మినల్ నుండి ప్రవహించే కరెంట్ i నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఈ నోడ్లో మీరు KCLను వర్తింపజేస్తారు కాబట్టి 2Ω నిరోధకం ద్వారా ప్రవహించే కరెంట్ మనం ఇప్పుడే చూసిన 2 ఇది కరెంట్ ఇలా ప్రవహిస్తోంది మరియు ఇక్కడ ఇది VThevenin 6 ఇది 6 Ω నిరోధకం ద్వారా ప్రవహించే కరెంట్మరియు 2 ఆంపియర్ మూలం ఉన్నాయి ఈ 2 5 Ω లేదు కనుక వాస్తవానికి ఇది ఏమీ కాదు కాబట్టి 2 ఆంపియర్ వాస్తవానికి ఇక్కడ ప్రవేశిస్తుంది ఇది ఇక్కడ ప్రవేశిస్తోంది అంటే 2 2 VThevenin 6 అవుతుంది కాబట్టి మీరు దీన్ని పరిష్కరిస్తే మీకు VThevenin వస్తుంది నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇది మనం చెప్పిన సమీకరణం 2 2 VThevenin 6 దీనిని పరిష్కరిస్తే మనకు అదే థెవెనిన్ సిద్ధాంతం ద్వారా వచ్చిన సమాధానం VThevenin 15 వోల్ట్లు లభిస్తుంది కాబట్టి మరొక ఉదాహరణ ఈ 4 24 చిత్రంలోని సర్క్యూట్ యొక్క థెవెనిన్ సమాన సర్క్యూట్ని కనుగొనండి ఇక్కడ ఒక ఆధారిత వోల్టేజ్ మూలం ఉంది మరియు ఒక స్వతంత్ర కరెంట్ మూలం కూడా ఉంది కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే ఇది ఆధారిత వోల్టేజ్ సోర్స్ మరియు ఇది ఆధారిత వోల్టేజ్ సోర్స్ 2Vx మరియు Vx ఇక్కడ ఉంది అంటే ఇక్కడ 4 Ω నిరోధకం అంతటా వోల్టేజ్ డ్రాప్ Vx ఉంది మరియు ఇది టర్మినల్ 1 2 థెవెనిన్ సమానమైన సర్క్యూట్ అంటే VThevenin మరియు RThevenin ని కనుక్కోవాలి మరియు ఇక్కడ ఒక స్వతంత్ర కరెంట్ మూలం ఉంది నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ సర్క్యూట్ని పరిశీలిస్తే ఇక్కడ ఆధారిత వోల్టేజ్ మూలం ఉంది కాబట్టి మీరు RThevenin ను కనుగొనడానికి ప్రయత్నించినప్పుడు ఈ స్వతంత్ర కరెంట్ మూలాన్ని ఆఫ్ స్థితిలో ఉంచండి ఇది అక్కడ ఉండకూడదు కానీ టర్మినల్ 1 మరియు 2 మధ్య ఒక కరెంట్ మూలం పెట్టాలి మీ ఇష్టమైన ఏ ఆంపియర్ కావాలి అంటే అది తీసుకోవచ్చు లేదా వోల్టేజ్ మూలం కూడా పెట్టవచ్చు మరియు మీరు RThevenin ను పొందాలి నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి మీరు ఇక్కడ చూస్తే ఇది ఆధారిత మూలం కాబట్టి మీరు ఈ సర్క్యూట్ని పరిశీలిస్తే ఈ కరెంట్ మూలం స్విచ్ ఆఫ్ చేయబడింది అది లేదు 5 ఆంపియర్ ఉండకూడదు దీన్ని ఆఫ్ స్థితిలో ఉంచండి ఇది తెరిచి ఉంది కానీ ఇన్పుట్ దగ్గర వోల్టేజ్ మూలం V0 1 వోల్ట్ లేదా 2 3 4 తో అనుసంధానించండి ఏ విలువ కావాలి అంటే అది పెట్టొచ్చు ఏ పట్టింపు లేదు ఏదో ఒక సంఖ్యను ఉపయోగించి అయినా ఈ సర్క్యూట్ని RThevenin కోసం పరిష్కరించవచ్చు దీని అర్థం ఆధారిత మూలం ఉన్నప్పుడు సమస్యలు కొంచెం క్లిష్టంగా మారుతాయి కానీ దీన్ని సులభంగా చేయవచ్చు కాబట్టి మీకు ఇక్కడ 3 మెష్లు ఉన్నాయి 3 మెష్లు తీసుకున్నారు ఇక్కడ ఇది ఒకటి ఇది ఒక లూప్ ఇది 2 మరియు ఈ విషయాలు మీరు దయచేసి KVL ను వర్తింపజేసి పరిష్కరించండి బహుశా నేను మీ కోసం దీనిని పరిష్కరించలేదు నేను మీకు తుది జవాబు మాత్రమే ఇస్తాను కాబట్టి మీరు మెష్ 1 కోసం KVL మెష్ 2 కోసం KVL మరియు మెష్ 3 కోసం KVL ను వ్రాసి తదనుగుణంగా మరియు V0 మీరు 1 వోల్ట్ తీసుకొండి మరియు ఆ తరువాత మీరు i0 ని పరిష్కరించండి కాబట్టి మీరు ఇలా చేస్తే అప్పుడు మీకు i0 16 ఆంపియర్లు పొందుతారు ఇది పరిష్కరించడానికి నేను మీకు వదిలివేస్తున్నాను మీరు దాన్ని పరిష్కరించండి మరియు మీ కోసం ఒక అభ్యాసం Vx విలువ ఏమిటో కూడా మీరు కనుగొనండి సమయాన్ని ఆదా చేయడానికి కొన్ని సందర్భాల్లో నేను దీన్ని ఇలా చేశాను AC సర్క్యూట్ సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ నేను ప్రతిదీ వివరించాలి అప్పుడు నేను కేవలం పరిష్కారం ఇస్తాను మీరు దీన్ని స్వంతంగా చేయండి కాబట్టి ఇక్కడ కూడా మీరు దయచేసి అన్ని KVL సమీకరణాలను తీసుకొని i0 కోసం పరిష్కరించండి ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఒక విషయం మాత్రమే ఉంది ఇక్కడ ఒక విషయం మాత్రమే ఉంది నేను i3 ఇలా తీసుకున్నాను మరియు i0 పైకి ప్రవహిస్తోంది ఇది క్రిందికి వస్తుంది అంటే i0 i3 కాబట్టి ఈ సందర్భంలో మీకు i0 16 ఆంపియర్ పొందుతారు మరియు RThevenin V0i0 V0 1 వోల్ట్ మరియు i0 6 తీసుకున్నాము కనుక RTH 6 అవుతుంది లీనియర్ సర్క్యూట్ కనుక మీరు ఏదైనా విలువను తీసుకోవచ్చు అది V0 1 వోల్ట్ 2 వోల్ట్ పట్టింపు లేదు కాబట్టి తదననుగుణంగా సమాధానం పొందుతారు థెవెనిన్ వోల్టేజ్ పొందడానికి మీరు చిత్రంలో చూపిన సర్క్యూట్ యొక్క Voc కోసం పరిష్కరిస్తారు కాబట్టి మీరు ఇలా చేస్తే మీకు జవాబు 20 వోల్ట్లు వస్తుంది ఇక్కడ కూడా మీరు పరిష్కరించండి మీరు ఆ Vocను పొందుతున్నప్పుడు ఇది VThevenin వోల్టేజ్కి సమానం మీరు దయచేసి ఈ సర్క్యూట్ను పరిష్కరించండి కాబట్టి ఇక్కడ ఈ కరెంట్ ఇలా తీసుకోబడింది ఇది కూడా పైకి ప్రవహిస్తోంది కాబట్టి i1 5 ఆంపియర్ కాబట్టి నేను మీకు చెప్పిన నోడల్ విశ్లేషణ విధానం ఉపయోగించి మీరు దాన్ని పరిష్కరించండి దీన్ని పరిష్కరించిన తరువాత మీరు VThevenin ను కనుగొంటారు VThevenin అంటే ఎప్పటిలాగే ఇది మరియు ఇది తరువాత ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఈ 2Ω నిరోధకం నుండి ఎటువంటి కరెంట్ ప్రవహించడం లేదు ఇప్పుడు మీరు VThevenin కనుక్కోవాలి ఇక్కడ ఈ టర్మినల్ మరియు ఇది రెండు సమానం కాబట్టి దీని అర్థం ఏమిటంటే VThevenin కనుక్కోవడానికి KVLను వర్తింప చేయండి ఇక్కడ i2 కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది కనుక సమీకరణం 6 i2 VThevenin 0 అవుతుంది అంటే VThevenin 6i2 కాబట్టి ఇక్కడ పరిష్కారం ఇవ్వబడింది కనుక మీరు దయచేసి దీనిని పరిష్కరించండి ఇచ్చిన పరిష్కారంలో Voc 20 వోల్ట్లు అని ఇవ్వబడింది VThevenin Voc కనుక VThevenin 20 వోల్ట్లు కాబట్టి థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ చిత్రంలో చూపబడింది కాబట్టి ఇది మీరు పరిష్కరించండి నేను మీకు ఈ పరిష్కారం ఇస్తున్నాను కాబట్టి ఇది వాస్తవానికి థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఇది 20 వోల్ట్ 6 Ω మరియు ఇది టర్మినల్ 1 మరియు మరొక విషయం ఏమిటంటే మీరు దానిని కరెంట్ మూలంగా మార్చాలి అనుకుంటే వాస్తవానికి మీరు కరెంట్ మూలంగా రూపాంతరం చేస్తే టర్మినల్ చూడండి కాబట్టి ఇది 20 6 ఆంపియర్ అవుతుంది మీరు దీన్ని కరెంట్ మూలంగా మార్చాలనుకుంటే దీనిని తరువాత చూద్దాము ఇది 206 మరియు ఇది 6Ω నిరోధకం అవుతుంది కాబట్టి ఇది 10 3 ఆంపియర్ అవుతుంది కాబట్టి మీరు ఈ థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ని మీరు కరెంట్ మూలంగా మార్చబడింది మరియు 6 Ω దీనికి సమాంతరంగా ఉంటుంది